ఉష్ణోగ్రత యొక్క కాంటాక్ట్ ఆధారిత కొలత కోసం నేను థర్మల్ సెన్సార్లను చూసినప్పుడు ఇది చాలా ముఖ్యం వివిధ అనువర్తనాల కోసం వివిధ రకాల సెన్సార్లు అందుబాటులో ఉన్నాయి 'నియోడైమియం అయస్కాంతాలను' 'neodymium magnets' ఉపయోగించి పరోక్షంగా ఉష్ణోగ్రత కొలతకు సంబంధించి నేను ఒక ముఖ్యమైన అంశంపై దృష్టి పెట్టాను మరియు హాల్ సెన్సార్లను ఉపయోగించడం ద్వారా మాగ్నెటిక్ ఫీల్డ్ లో మార్పును కొలవగలిగాను నేను వాస్తవానికి ఉష్ణోగ్రత కొలతను పరోక్ష పద్ధతిలో చూసే ముందు నాన్ కాంటాక్ట్ అనువర్తనాల కోసం ఉపయోగించే IR థర్మామీటర్లకు సంబంధించిన విషయాలను నేను మొదట చర్చిస్తాను నేను అర్థం చేసుకోవలసిన మొదటి విషయం ఏమిటంటే దాని వెనుక ఉన్న భౌతిక శాస్త్రాన్ని అర్థం చేసుకోవడానికి నేను తగినంత సమయం గడపాలి ఐఆర్ థర్మామీటర్ అంటే ఏమిటో నేను నిజంగా చూడాలనుకుంటే నేను 'థర్మోకపుల్స్' 'thermocouples' ను అర్థం చేసుకోవడానికి సమయం కేటాయించాలి నేను దీనిని 40000 అడుగుల వీక్షణ నుండి చూస్తే ఐఆర్ వేడిని గ్రహించగల పరికరం నాకు అవసరమని నేను అర్థం చేసుకుంటాను మరియు అది అవుట్పుట్ వద్ద నాకు కొంత వోల్టేజ్ ఇవ్వాలి కాబట్టి నేను Vout పొందాలి నేను ఈ Vout ను ఎలా పొందగలను

అనుసంధానించబడిన 'ఐఆర్ థర్మోకపుల్స్ IR thermocouples" శ్రేణి యొక్క సరళమైన 'థర్మోపైల్' thermopile' చిత్రాన్ని గీయండి నేను మొదట 'థర్మోకపుల్' చిత్రాన్ని గీస్తాను థర్మోకపుల్ను ఇలా సూచించవచ్చు మరియు దీనిని యాంప్లిఫైయర్ కు తీసుకెళ్లవచ్చు మరియు Vout ను ఉత్పత్తి చేయవచ్చు కాబట్టి ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇది 'ఐఆర్ అబ్జార్బర్ IR absorber" ఇది 'ఐఆర్ హీట్ 'ను గ్రహిస్తుంది మరియు క్లిష్టమైన భాగం టీ యఫ్ ఉష్ణోగ్రత రిఫరెన్స్ తీసుకోవడం ఇది నేను కొలిచే అసలు ఉష్ణోగ్రత చాలా సరళమైన సమీకరణాన్ని ఇలా వ్రాయవచ్చు Vout SX TX - TREF టీ యఫ్ అనేది సీబెక్ కోఎఫిసిఎంట్ అబ్సర్షన్ ప్రక్రియ వెనుక ఉన్న భౌతికశాస్త్రం నాకు తెలిస్తే నేను దానిని ఏ స్థాయికి అయినా తీసుకెళ్లగలను అది 'ప్లాంక్ యొక్క బ్లాక్ బాడీ రేడియేషన్ లా Planck's law of blackbody radiation" మరియు 'రేడియేటివ్ హీట్ ట్రాన్స్ఫర్ యొక్క స్టీఫెన్ బోల్ట్జ్మాన్ లా ' చేత నిర్వహించబడుతుంది

నేను ఇవన్నీ ఎందుకు చేస్తున్నానో దాని గురించి ఒక ముఖ్యమైన విషయాన్ని నొక్కి చెప్పాలనుకుంటున్నాను IoT మరియు IoT ల రూపకల్పన గురించి సెన్సింగ్ ఎలా చెయ్యాలో చూస్తున్నప్పుడు సెన్సింగ్ ని ఉపయోగించడం వెనుక ఉన్న సూత్రం మరియు భౌతిక శాస్త్రాన్ని నేను తెలుసుకోవాలి అప్పుడు మాత్రమే నేను అవసరమైన సెన్సార్ రకాన్ని నిర్ణయించగలను అప్లికేషన్ కోసం ఇచ్చిన అనువర్తనానికి అవసరమైన సెన్సార్ ఎంపికకు రావడానికి వివరాల్లోకి వెళ్లడం తప్ప వేరే మార్గం లేదు ఇది చాలా ముఖ్యమైన విషయం కాబట్టి నేను డిజైన్ను పరిగణించినప్పుడు ఉత్తమ ఎంపికను ఎంచుకోవడానికి నాకు చాలా ఎంపికలు మరియు నమూనాలు ఉండాలి ఎంపిక నా మనస్సులో ఉన్న అప్లికేషన్ రకం మీద ఆధారపడి ఉంటుంది మరియు దాని ఆధారంగా నేను చివరికి నిర్ణయిస్తాను నేను తరువాతి తరగతిలో మరొక రకమైన నాన్ కాంటాక్ట్ కొలత మార్గాన్ని చూపుతాను 'పిఐఆర్ సెన్సార్ ' అనే మరో రకమైన సెన్సార్ ఉంది ఇది ఎలక్ట్రానిక్ సెన్సార్ ఇది భౌతికశాస్త్రం యొక్క 'పైరోఎలెక్ట్రిసిటీ ' సూత్రం పై ఆధారపడి ఉంటుంది దాని నిర్వచనాన్ని ఎక్కడైనా తనిఖీ చేయవచ్చు మరియు వికీపీడియా లో కూడా చూడవచ్చు

కాబట్టి 'పైరోఎలెక్ట్రిసిటీ ' గురించి చాలా సరళంగా చెప్పడానికి ప్రయత్నిస్తాను 'పైరోఎలెక్ట్రిసిటీ ' అంటే వోల్టేజ్ను ఉత్పత్తి చేసే కొన్ని రకాల పదార్థాల సామర్థ్యం మీరు ఆ వస్తువుని వేడి చేసినప్పుడు లేదా చల్లబరిచినప్పుడు అది వోల్టేజ్ని ఉత్పత్తి చేస్తుంది 'పిఐఆర్ సెన్సార్ ' ఈ సూత్రాన్ని ఉపయోగిస్తుంది

ఈ రోజు నేను ఈ పిఐఆర్ గురించి మాట్లాడుతాను మరియు దీనిని సాధారణంగా 'పైరోఎలెక్ట్రిసిటీ ' సూత్రం మీద ఆధారపడి ఉన్నప్పటికీ దీనిని 'పాసివ్ ఇన్ఫ్రారెడ్ సెన్సార్ 'Passive infrared sensor" అని పిలుస్తారు పిఐఆర్ సెన్సార్ ఒక ఎలక్ట్రానిక్ సెన్సార్ మరియు ఇది దాని పరిధిలో వచ్చినప్పుడు 'ఐఆర్ లైట్' 'IR light' తో పాటు 'ఐఆర్ హీట్' 'IR heat' ను పసిగట్టడానికి ప్రయత్నిస్తుంది

'పిఐఆర్ సెన్సార్' 'PIR sensor' ముందు భాగంలో లెన్స్ ఉంటుంది మరియు లెన్స్ 'పిఐఆర్ సెన్సార్' 'PIR sensor' కోసం మంచి రేంజ్ ఉండేలా నిర్ధారిస్తుంది లెన్స్ మంచిగా ఉండాలి అని దీని అర్థం లెన్సులు చాలా రకాలు ఉన్నాయి కాని నేను వాటిని వివరంగా చర్చించను 'పిఐఆర్ సెన్సార్' 'PIR sensor' సంతృప్తికరంగా పనిచేయడానికి ముఖ్యమైన విషయం లెన్స్ కాబట్టి లెన్స్ ఎంచుకోవడంలో నేను చాలా జాగ్రత్తగా ఉండాలి నేను 'పిఐఆర్ సెన్సార్' 'PIR sensor' ఎంచుకుంటే ఉదాహరణకు మానవుల వేడిని గుర్తించడం కోసం అది వాస్తవానికి గుర్తించగలిగేది కదలిక ఇది కదలికను గుర్తించగలదు మరియు కొంత చలనము కనుగొనబడిన అనేక అనువర్తనాలలో ఇది కనిపిస్తుంది

ఉదాహరణకు నేను ఒక హోటల్ కారిడార్ లోకి వెళితే లేదా బహిరంగ గదులు లేదా సాధారణ సౌకర్యాలు ఉన్న బహిరంగ ప్రదేశం లోకి వెళితే లైట్లు అన్ని సమయాలలో ఉండాలని నేను కోరుకోను ఇటువంటి సందర్భాల్లో మనుషుల ఉనికి ని గుర్తించినప్పుడు మాత్రమే లైట్లు ఉండాలి మనుషులు ఉన్నంత వరకు మరియు మనుషుల ఉనికి ని గుర్తించినప్పుడే గదిలోని లైట్లను ఆన్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఈ అనువర్తనాల కోసం ఒక పిఐఆర్ ఉపయోగించబడుతుంది మరియు నేను లైట్లను ఆన్ మరియు ఆఫ్ చేయడం వంటి పని కోసం 'పిఐఆర్ సెన్సార్' కి ఇంటర్ఫేస్ చేస్తాను మరియు' పిఐఆర్ సెన్సార్ ' ఇలాంటి సిగ్నల్ను ఉత్పత్తి చేస్తుంది ఈ 'పిఐఆర్ సెన్సార్' లో 2 ఎలిమెంట్స్ కలిగి ఉంటాయి మరియు నేను వాటిని 'ప్లస్' మరియు 'మైనస్' 'plus' and 'minus' అని పిలుస్తాను ఈ ఎలిమెంట్స్ అదే మొత్తంలో ఐఆర్ వేడిని గుర్తించినప్పుడు సిగ్నల్ ఉత్పత్తి చేయబడుతుంది ఒకవేళ 'ప్లస్' అధిక ఐఆర్ శక్తిని గుర్తించినట్లయితే అది 'పాజిటివ్ గోయింగ్ పల్స్' 'positive going pulse' ను ఉత్పత్తి చేస్తుంది మరోవైపు నెగటివ్ పాజిటివ్ కంటే కొంత ఎక్కువ శక్తిని గుర్తించినప్పుడు 'నెగటివ్ గోయింగ్ వోల్టేజ్ పీక్' 'negative going voltage peak' ఉత్పత్తి అవుతుంది కాబట్టి ఈ విధమైన సంకేతాలను పొందడం మరియు అవి ప్రాసెస్ చేయబడడం జరిగి డిజిటల్ 1 లేదా లాజిక్ 1 లేదా లాజిక్ 0 ను 'digital 1' or a 'logic 1' or a 'logic 0' ఉత్పత్తి అవుతుంది ఇక్కడ 1 అంటే మానవుడు ఉన్నాడు అని మరియు 0 అంటే మానవుడు లేడు అని అర్థం 'పిఐఆర్ సెన్సార్' 'PIR sensor' దీన్ని చేయగలదు కాబట్టి నేను వివిధ అనువర్తనాల కోసం నాన్ కాంటాక్ట్ ఐఆర్ ను వివిధ మార్గాల్లో ఉపయోగించవచ్చు నేను 'పిఐఆర్' ఉపయోగించగలను నేను కొలవడానికి 'థర్మోకపుల్' లేదా 'థర్మోపైల్' 'thermocouple' or 'thermopile' ఉపయోగించవచ్చు నేను వేర్వేరు అనువర్తనాల కోసం వివిధ రకాల సెన్సార్లను ఉపయోగించగలను

సంగ్రహించి చెప్పాలంటే నేను అనువర్తనం కోసం ఏ రకమైన సెన్సార్ను నిర్ణయించే ముందు ఫలానా అనువర్తనానికి ఫలానా సెన్సార్ అవసరమా అని తెలుసుకోవడానికి ఆ సెన్సార్ పనిచేసే సూత్రాన్ని నేను అర్థం చేసుకోవాలి నేను దాని వెనుక ఉన్న భౌతిక శాస్త్రాన్ని కూడా అర్థం చేసుకోవాలి నేను చాలా సులభమైన ఉదాహరణ ఇస్తాను అప్లికేషన్ మోషన్ డిటెక్షన్ గురించి నేను 'పిఐఆర్ సెన్సార్' 'PIR sensor' ఉపయోగిస్తాను మరియు నేను కదలికను గుర్తించినట్లయితే అది '1' మరియు కదలిక లేకపోతే అది '0' గా పరిగణిస్తాను కాబట్టి మానవ ఉనికి ఉంటే అది '1' లేకపోతే అది '0' నేను పైరోఎలెక్ట్రిక్ ఎఫెక్ట్ సూత్రాన్ని శరీర ఉష్ణోగ్రత కొలత కోసం ఉపయోగించాలనుకుంటే నేను ఉష్ణోగ్రతను కొలవగలిగే విధంగా 'థర్మోపైల్' 'thermopile' ని ఉపయోగిస్తాను నేను ఉష్ణోగ్రతని కొలవడం లేదు మోషన్ డిటెక్షన్ కోసం ఉపయోగిస్తున్నాను

కానీ నేను దానిని శరీర ఉష్ణోగ్రత కొలత కోసం ఉపయోగిస్తే దానికి 0 1 డిగ్రీల స్థాయి ఖచ్చితత్వం ఉండాలి వైద్యపరంగా ఖచ్చితమైనదిగా ఉండటానికి మరియు మంచి రిజల్యూషన్ కలిగి ఉండటానికి నేను 0 1 డిగ్రీల ఖచ్చితత్వాన్ని కొనసాగించాలి నేను కోర్ శరీర ఉష్ణోగ్రతని కొలుస్తుంటే వైద్య ఖచ్చితత్వం ఒక ముఖ్యమైన అంశం కాబట్టి నేను థర్మోపైల్ ఆధారిత సెన్సార్లను ఉపయోగిస్తున్నప్పుడు రిజల్యూషన్ ను చూడటం ఇక్కడ ముఖ్యమైనది

శరీర ప్రధాన ఉష్ణోగ్రతను కొలవడానికి నాకు ఆసక్తి ఉంది మీరు గుర్తుచేసుకుంటే నాన్ కాంటాక్ట్ బేస్ మీద శరీర ఉష్ణోగ్రతను కొలవడం గురించి చర్చ లో నేను టెంపొరల్ ఆర్టెరీ ని స్కాన్ చేసాను మరియు మెడికల్ గ్రేడ్ సెన్సార్ ద్వారా నేను పొందిన డేటాపై చాలా సరళమైన అనలిటిక్స్ చేసాను అప్పుడు నేను శరీర ఉష్ణోగ్రతను కొలవడానికి ఒక మార్గాన్ని కనుగొన్నాను నాకు శరీర ఉష్ణోగ్రతపై ఆసక్తి ఉంటే చేయడానికి చాలా మార్గాలు ఉన్నాయి 'ఎల్సిటి థర్మామీటర్లు' అని కూడా పిలువబడే 'లిక్విడ్ క్రిస్టల్ థర్మామీటర్' గురించి చర్చించాము అవి చాలా చౌకగా ఉంటాయి కాని అవి నాకు వైద్య ఖచ్చితత్వాన్ని ఇవ్వవు ఇప్పుడు నేను బేబీ ఇంక్యుబేటర్ యొక్క ఉష్ణోగ్రతను కొలవాలనుకుంటే అది ఒక చిన్న పరివేష్టిత ప్రదేశం

సెన్సార్ ఇంక్యుబేటర్ లోని మొత్తం స్థలాన్ని మ్యాపింగ్ చేయడంలో జాగ్రత్త వహించాలి నేను దానిని ఇక్కడ సూచిస్తాను ఇది ఇంక్యుబేటర్ యొక్క పూర్తి ప్రొఫైల్ను ఉత్పత్తి చేయాలి మరియు ఇక్కడ నేను పరిసర ఉష్ణోగ్రతను కొలుస్తున్నాను ప్రధాన శరీర ఉష్ణోగ్రత కాదు ఉష్ణోగ్రత యొక్క ఈ కొలత శిశువును వెచ్చగా ఉంచడానికి మరియు ఉష్ణోగ్రతను అదుపులో ఉంచడానికి హీటర్ ఆన్ చేయవలసి ఉంటుందని నాకు తెలియజేస్తుంది దీని కోసం నాకు ఇక్కడ వేరే రకం సెన్సార్ అవసరం నేను చేయగలిగేది అనువర్తనం మీద ఆధారపడి ఉంటుంది మరియు నా సెన్సార్ అనువర్తనం పై ఆధారపడి ఉంటుంది నేను కూడా డేటా షీట్లను జాగ్రత్తగా అధ్యయనం చేయాలి మరియు ఖచ్చితత్వాన్ని చూడాలి నేను రిజల్యూషన్ మరియు థర్మల్ సేన్సిటివిటి ని కూడా పరిగణించాలి థర్మల్ సేన్సిటివిటి తో సమానమైన ఉష్ణోగ్రత వ్యత్యాసం లేదా డిఫరెన్షియల్ ద్వారా సూచిస్తారు

ఇది నేను చూడాలనుకునే పరామితి ఇవి వేర్వేరు అనువర్తనాల కోసం ఉష్ణోగ్రతను ఉపయోగించటానికి ప్రయత్నిస్తున్నప్పుడు నేను చూడవలసిన అత్యంత క్లిష్టమైన లక్షణాలు ఇప్పుడు 'బేరింగ్స్' ఉదాహరణలో అవి తిరగడం ప్రారంభించినప్పుడు అవి వేడెక్కుతాయి ఇక్కడ 'నియోడైమియం అయస్కాంతాలు' 'neodymium magnets' ఉన్నాయి 'బేరింగ్లు' వేడెక్కినప్పుడు ఆ మాగ్నెటిక్ ఫీల్డ్ లో మార్పు వస్తుంది మరియు ఈ మార్పు ఇక్కడ ఉన్న 'హాల్ సెన్సార్' చేత సంగ్రహించబడుతుంది మరియు ఇది 'హాల్ సెన్సార్ బోర్డు ' చిప్ కనిపించే విధంగా నేను ఈ విధంగా తిప్పుతాను చిప్ ఈ 'పిసిబి'తో ఇంటర్ఫేస్ చేయబడింది మరియు దానితో పాటు ఆసక్తికరమైన భాగాలు ఉన్నాయి ఈ భాగాలు తప్పనిసరిగా IoT వ్యవస్థను రూపొందించడం అంటే ఏమిటో ఒక ఆలోచనను ఇస్తాయి శక్తిని సేకరించడానికి ఉపయోగించే ఈ కాయిల్ గురించి కూడా నేను ప్రస్తావించాను తిరిగే బేరింగ్ ద్వారా తిరిగే మాగ్నెటిక్ ఫీల్డ్ కూడా సృష్టించబడుతుంది మరియు ఇక్కడ 'ఆర్క్ నియోడైమియం అయస్కాంతాలు' 'arc neodymium magnets' ఉన్నాయి లైన్స్ అఫ్ ఫోర్స్ యొక్క మాగ్నెటిక్ ఫీల్డ్ ఈ కాయిల్ ద్వారా సంగ్రహించబడతాయి మరియు ఇక్కడ ఒక చిన్న వోల్టేజ్ అభివృద్ధి చేయబడుతుంది ఈ బోర్డ్కు శక్తినివ్వడానికి తగిన పవర్ కండిషనింగ్ తర్వాత దీనిని ఉపయోగించవచ్చు మొత్తం పవర్ అంతా ఈ కెపాసిటర్ లో నిల్వ చేయబడుతుంది ఈ ఎలక్ట్రానిక్ పరికరాలను నడపడానికి ఇది పవర్ ఛార్జ్ మరియు శక్తిని కలిగి ఉంటుంది మరియు సిస్టమ్ యొక్క డాష్బోర్డ్ లోని 'డ్రైవర్' కు 'బాల్ బేరింగ్స్' యొక్క ఉష్ణోగ్రతను అందుబాటులో ఉంచుతుంది ఈ బోర్డులోని విషయాలు మరియు వాటి కాన్సెప్ట్ ను ఇప్పుడు వివరిస్తాను తద్వారా విద్యుత్ సరఫరా విభాగంలో తదుపరి ఉపన్యాసాల కోసం పునాదులు ఏర్పడతాయి బేరింగ్లు కలిగి ఉన్న ప్రయోగాత్మక ఆధారాల ద్వారా నేను నిర్మించిన వ్యవస్థ యొక్క ఈ ఉదాహరణను తీసుకుందాం నేను మీకు 2 చిత్రాలు ఇక్కడ చూపిస్తాను పైన ఉన్నది ఉష్ణోగ్రత సైక్లింగ్ గ్రాఫ్ మరియు ఎడమ వైపున ఇక్కడ దిగువన ఉన్నది మాగ్నెటిక్ సైక్లింగ్ గ్రాఫ్ రెండిటి మధ్య పరస్పర సంబంధం ఉంటే తప్ప మాగ్నెటిక్ ఫీల్డ్ ని ఉపయోగించి నేరుగా బాల్ బేరింగ్ యొక్క ఉష్ణోగ్రతను కొలవడానికి నాకు మార్గం లేదు నేను ఈ కొలతను సుమారు 40 నిమిషాలు లేదా అంతకంటే ఎక్కువ చేశాను నేను కొలిచి 'బేరింగ్ రేసు'ను వేడి చేయడం ప్రారంభించాను నేను ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెల్సియస్ నుండి 120 డిగ్రీల సెల్సియస్కు పెరిగేలా చేశాను కాబట్టి ఇది ఇక్కడ డిగ్రీలు మరియు ఇది ఇక్కడ 30 డిగ్రీలు నేను చెప్పినట్లుగా ఇది ఉష్ణోగ్రత సైక్లింగ్ గ్రాఫ్కు సంబంధించి ఉంటుంది మరియు ఇది మాగ్నెటిక్ సైక్లింగ్ గ్రాఫ్కు సంబంధించి ఉంటుంది 3 పాయింట్లు ఉన్నందున అనలాగ్ టు డిజిటల్ కన్వర్టర్ గురించి 450 నుండి 464 మరియు తిరిగి 455 కి మారుతుంది ప్రొఫైల్ మరియు మాగ్నెటిక్ ఫీల్డ్ విధమైన మార్పు బేరింగ్ యొక్క వాస్తవ ఉష్ణోగ్రతలో మార్పును అనుకరిస్తుంది థర్మామీటర్ ఉపయోగించినందున ఈ ఉష్ణోగ్రతను కొలవడం అంత సులభం కాదు కాబట్టి నేను కాంటాక్ట్ బేస్డ్ ఇండస్ట్రియల్ థర్మామీటర్ ను ఉపయోగించాను 'ఐఆర్' కాదు ఇది హాల్ సెన్సార్ మరియు విలువలు నేరుగా థర్మామీటర్ నుండి వస్తున్నాయి

ఇప్పుడు ఇది ఆసక్తికరమైన ఫలితం అదే ఫలితం కొద్దిగా భిన్నమైన పద్ధతి లో చూపబడుతుంది Y అక్షం ఉష్ణోగ్రత మరియు x అక్షం ADC విలువ కాంటాక్ట్ బేస్డ్ థర్మామీటర్ ఉపయోగించి నేను కొలిచిన భౌతిక ఉష్ణోగ్రత ఇది ఇవి మాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క పరోక్ష పద్ధతి ద్వారా నాకు లభించిన ADC విలువలు మరియు ADC విలువలలో 580 యొక్క ప్రారంభ విలువ నుండి 587 ఉన్న ఒక పాయింట్ వరకు మంచి మార్పు ఉంది కాబట్టి 580 నుండి 587 వరకు ఉష్ణోగ్రతలో మార్పుకు సంబంధించి ADC విలువల్లో మార్పును నేను చూడగలిగాను

2 వేర్వేరు సమయాల్లో ఉష్ణోగ్రతను కొలవడానికి కారణం ADC విలువలు బేరింగ్ రేస్పై అయస్కాంతాలు ఎలా పేర్చబడ్డాయి అనే దానిపై ఆధారపడి ఉంటాయి ఒక చిన్న వ్యత్యాసం విలువ లలో వైవిధ్యాన్ని కలిగిస్తుంది ముఖ్యమైన విషయం ఏమిటంటే ప్రారంభ విలువ నుండి కొలత చేయడం ప్రారంభిస్తే నేను ADC విలువల్లో మార్పును చూడగలుగుతున్నాను ఉష్ణోగ్రత పెరిగేకొద్దీ మాగ్నెటిక్ ఫీల్డ్ లో మార్పు ఉండాలి కాబట్టి ఇది ముఖ్యాంశం ఉష్ణోగ్రత తగ్గడంతో ADC విలువ పెరగడం అనేది కూడా ముఖ్యం కాబట్టి నేను అలాంటి కొలత చేస్తే వేర్వేరు విలువలను పొందినట్లయితే ఆశ్చర్యపోనవసరం లేదు నేను మరొక సమయం నుండి కొలతలతో పోల్చినప్పుడు వేరే శ్రేణి విలువ లను పొందుతాను

నేను దీన్ని ఎలా పని చేసేలా చేసాను మొత్తం వ్యవస్థ అలా చేయగలదని నేను ఎలా నిర్ధారించాను ఇది ముఖ్యమైన 'స్లైడ్' ఇది నేను పేర్కొన్న పిసిబి దానిపై ఏమి ఉంది నేను వాటిని ఇతర బ్లాకులలో వివరంగా చర్చిస్తాను